Engineering Mathematics - I ఇంజనీరింగ్ మాథెమాటిక్స్ I Prof జితేంద్ర కుమార్ Department of Mathematics డిపార్ట్మెంట్ ఆఫ్ మాథెమాటిక్స్ Indian Institute of Technology Kharagpur ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ Lecture - 52 లెక్చర్ - 52 First Order Differential Equations ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇంజనీరింగ్ మాథెమాటిక్స్ యొక్క 52 వ లెక్చర్ కు స్వాగతం ఈ రోజు ఈ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి చర్చిద్దాం మరియు ప్రధానంగా మనం ఫస్ట్ ఆర్డర్ మరియు ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అలాగే వాటి పరిష్కార పద్ధతులను పరిశీలిద్దాం ఇక ఈ రోజు మనం ఈ రెండు ప్రామాణిక రూపాలపై దృష్టి పెడదాం మనం dydxFxy గా పరిశీలిస్తాము 𝑥 y కుడి చేతి యొక్క ఫంక్షన్ మరియు ఇతర రూపం ఈ లెక్చర్ లో 𝑀𝑥 𝑦 𝑑𝑥 𝑁𝑥 𝑦 𝑑𝑦 0 అని చర్చిస్తాము కాబట్టి ఇవి రెండు రకాలు ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ను మనం దీనిలోను మరియు తదుపరి కొన్ని లెక్చర్లలో చర్చిస్తాం అందుచేత ఈ పరిష్కార పద్ధతులు ఏమిటి అని చూసినట్లైతే మొదటిది వేరియబుల్స్ విభజన బేసిక్స్లో చాలా ప్రాథమికమైన కొన్ని పద్ధతులను మనం సమీక్షిస్తాము మరియు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లను పరిష్కరించడానికి ప్రతి దశలో అవి అవసరం కాబట్టి వాటిలో ఒకటి వేరియబుల్ యొక్క విభజన ఇక్కడ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఈ రూపంలో వ్రాయవచ్చు కాబట్టి మనకు f1dydxf2 ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న విషయం ఏమిటంటే y యొక్క ఫంక్షన్ ప్రతిదీ మనం ఒక వైపుకు మరియు మరొక వైపు x యొక్క ఫంక్షన్కు అనుసంధానించగలిగితే ఆ సందర్భంలో ఈ ఈక్వేషన్ వేరియబుల్ విభజన అని పిలుస్తాము ఎందుకంటే ఇప్పుడు మనం దీన్ని ఎడమ చేతి వైపు y యొక్క ఫంక్షన్ మరియు కుడి వైపు ఫంక్షన్ x యొక్క ప్రతిదీ సులభంగా ఏకీకృతం చేయవచ్చు అందువల్ల మనం అలాంటి రూపంలో ఉంచగలిగితే మనం ఈ ఈక్వేషన్ లను సులభంగా ఏకీకృతం చేయవచ్చు ఆపై ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో వేరియబుల్స్ విభజన చేయగలవని మరియు వేరియబుల్స్ ను వేరు చేసిన తర్వాత అటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్కి పరిష్కారం రాయవచ్చు మనం దీనిని ఇక్కడ ఏకీకృతం చేయగలము లేదా మొదట ఈ ఈక్వేషన్ని ఈ f 1 y మరియు dy ఈ f 2 x మరియు dx కు సమానంగా వ్రాయవచ్చు మరియు తరువాత ఈ ఈక్వేషన్ని ఈ సమైక్యత స్థిరాంకంతో అనుసంధానించవచ్చు కాబట్టి ఇది ఇక్కడ సమానం ∫ 𝑓1𝑦 𝑑𝑦 ∫ 𝑓2𝑥 𝑑𝑥 𝑐 ఇక ఈ రకమైన ఒక ఉదాహరణ ఇక్కడ ఇవ్వబడింది dydxex 2yx2e 2y ఇక్కడ ఈ ఫంక్షన్ యొక్క కుడి వైపున మనం ఇక్కడ నిశితంగా పరిశీలిస్తే ఆ 𝑒𝑥 ను మనం గమనించాము ఎందుకంటే దీనిని మనం ఇక్కడ మొదట 𝑒𝑥 x 𝑒−2𝑦 గా వ్రాయవచ్చు మరియు ఈ పదం మనకు ఇప్పటికే విభజన చేయగల రూపం అది 𝑒−2𝑦 మరియు ఇప్పుడు మనం ఏమి చేస్తున్నాము అంటే 𝑒−2𝑦 మనం సాధారణం గా తీసుకోవచ్చు మరియు అది ఈక్వేషన్ యొక్క మరొక వైపుకు వెళ్ళవచ్చు మరియు ఈ ఒక వైపు అది e𝑥 𝑥2 గా ఉంటుంది కాబట్టి ఈ ఈక్వేషన్ వేరియబుల్ విభజన అవుతుంది ఇది మనం సులభంగా చేయగలము మరియు తరువాత దానిని ఏకీకృతం చేయవచ్చు e2ydydxexx2 ఇక ఇక్కడ మనం దీనిని తిరిగి వ్రాయవచ్చు మనం దీన్ని ప్రాథమికంగా 𝑒2𝑦 ను ఈ ఈక్వేషన్ కి గుణిస్తాము మరియు స్వయంచాలకంగా కుడి వైపు ఇప్పుడు ఇది e𝑥 𝑥2 అవుతుంది అందుచేత y నుండి విడిపోతుంది మనకు ఈ వైపు మొత్తం కూడా y యొక్క ఫంక్షన్ మరియు కుడి వైపు x యొక్క ఫంక్షన్ ఉంది e2ydydxexx2 కాబట్టి ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ని సులభంగా ఏకీకృతం చేయవచ్చు మరియు సమగ్రపరచడం వల్ల మనకు లభిస్తుంది e2y2ex23x3c e2y2exx33c1 ఇక ఇది ఈ అవ్యక్త రూపంలో ఇవ్వబడిన పరిష్కారం ఇది కాబట్టి ఈ వేరియబుల్ను విభజన చేయడం ద్వారా ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ల యొక్క అవ్యక్త పరిష్కారం ఇది అందువల్ల దీనిని సమగ్రపరచడం మరియు పరిష్కారాన్ని కనుగొనడం సులభం ఇక డిఫరెన్షియల్ ఈక్వేషన్ల ను పరిష్కరించడానికి మనం ఉపయోగించే ప్రాథమిక పద్ధతుల్లో ఇది ఒకటి మరొకటి వేరియబుల్స్ యొక్క విభజన చేయగలిగిన ఈక్వేషన్ లు ఉన్నాయి అందుచేత ఇచ్చిన ఈక్వేషన్ లో ఇచ్చిన విధంగా ఈ వేరియబుల్స్ కు సంబంధించి విభజన చేయబడకపోవచ్చు కాని దీనిని వేరు వేరు రూపానికి ప్రత్యామ్నాయం ద్వారా తయారు చేయవచ్చు మరియు విభజన చేయగల ఈక్వేషన్ ల కోసం మనం చేసిన విధానాన్ని మళ్ళీ పునరావృతం చేయవచ్చు ఉదాహరణకు మనం దీనిని dydxfaxbyc గా పరిగణించినట్లయితే మనకు ఇక్కడ ఫంక్షన్ ఉంటే ఈ 𝑎𝑥 𝑏𝑦 𝑐 ద్వారా లేదా రూపం కేవలం 𝑎𝑥 𝑏𝑦 గాని అవుతుంది ఇక ఈ ఇచ్చిన ఈక్వేషన్ విభజన చేయగల రూపంలో ఉండకపోవచ్చు కాని మనం ఇక్కడ ప్రత్యామ్నాయం చేస్తే ఈ సందర్భంలో మనం దీనిని 𝑎𝑥 𝑏𝑦 𝑐 𝑣 కి ప్రత్యామ్నాయం చేస్తాము మరియు మనం ఈ వ్యక్తీకరణకు కొత్త వేరియబుల్ ఇస్తాము లేదా ఈ రూపంలో ఈక్వేషన్ ఇచ్చినప్పుడు 𝑎𝑥 𝑏𝑦 𝑣 కు ప్రత్యామ్నాయం చేయవచ్చు ⟹abdydxdvdx 1bdvdx af dvdxbfva dvbfva∫dx కాబట్టి v పరంగా పరిష్కారాన్ని పొందిన తరువాత మనకు ఈ పరిష్కారం ఉంది ఇచ్చే డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిస్థితిని బట్టి ఈ 𝑎𝑥 𝑏𝑦 𝑐 𝑣 అని మనం మళ్ళీ ప్రత్యామ్నాయం చేయవచ్చు అందుచేత మనం y పరంగా తుది పరిష్కారాన్ని మళ్ళీ వ్రాయవచ్చు ఇప్పుడు మనం ఈ రకమైన ఉదాహరణను తీసుకుంటాము కాబట్టి dydxsec xyఇక ఈ ఈక్వేషన్ ఈ రూపంలో ఇవ్వబడినది వేరు కాదు ఎందుకంటే మనం ఈ x ని ఒక వైపుకు మరియు y ని మరొక వైపుకు తీసుకురాలేము అందుచేత ముందు వివరించిన ఆలోచనను మనం ఉపయోగించాలి అంటే ఈ 𝑥 𝑦 𝑣 కలిగి ఇక్కడ మనం ఇప్పుడు dx కన్నా ఈ dy ను పొందవచ్చు కాబట్టి dx కన్నా 1 dy dx కన్నా dy కి సమానం మరియు తరువాత ఈ dydxdvdx 1 కాబట్టి మనకు ఈ మార్పు y నుండి v వరకు సరిపోతుంది ఇచ్చిన ఈక్వేషన్ లో మనం ప్రత్యామ్నాయం చేయవచ్చు ఇక ఇచ్చిన ఈక్వేషన్ పరిగణించబడుతుంది ఇప్పుడు dvdxsec v 1 గా పరిగణించబడుతుంది ఇప్పుడు ఈ ఈక్వేషన్ వేరు చేయదగిన రూపంలో ఉంది మరియు మనం దీన్ని సులభంగా సమగ్రపరచవచ్చు కాబట్టి మనం చేసే ముందు ఈ పదాన్ని సరళీకృతం చేద్దాం అపుడు ఇది 1cos v cos v మనం దీన్ని చేయటం వలన ఇప్పుడు ఏకీకరణ సులభం అవుతుంది ఇక ఈ నిబంధనలన్నీ ఎడమ చేతి వైపుకు వెళ్తాయి మరియు 𝑑𝑥 ఈ డిఫరెన్షియల్ కుడి చేతి వైపుకు వెళుతుంది మరియు తరువాత మనం దానిని ఏకీకృతం చేస్తాము కాబట్టి మనకు ఎడమ చేతి వైపు ఏమి పొందవచ్చు అంటే దీని ఆర్డర్ రివర్స్ అవుతుంది 2v2 v2 1 అప్పుడు మనకు ఇలా ఉంటుంది ఇక ఇక్కడ తనిఖీ చేద్దాం ఇది ఎప్పుడు ఎడమ చేతికి వెళ్ళినపుడు 2v2 v2 1 ఇలా ఇది అవుతుంది మరియు అక్కడ మనకు ఖచ్చితంగా ఉంది 1 ఎందుకంటే 1 12v2 dvdx సూచిస్తుంది v tan v2 xc ప్రతిక్షేపణ vxy y tan xy2 c ఇక ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ మళ్ళీ వేరు చేయదగిన రూపంలో లేదు కానీ ఈ ప్రత్యామ్నాయం చేయడం ద్వారా ఇక్కడ x ప్లస్ y అనేది v కి సమానం అప్పుడు v లో వ్రాయబడిన కొత్త ఈక్వేషన్ ఇక్కడ dydxsec xy ఇది వేరు చేయదగిన రూపంలో ఉంది మరియు అందువల్ల మనం దీన్ని సులభంగా సమగ్రపరచగలము చివరకు మనకు మళ్ళీ అవ్యక్త పరిష్కారం లభించింది కాబట్టి y tan xy2 c అవుతుంది ఇక ఇప్పుడు మనం పరిశీలిస్తున్న మరొక రకమైన ఈక్వేషన్ లను వీటిని సజాతీయ ఈక్వేషన్ లు అంటారు కాబట్టి మొదటి క్రమం మరియు మొదటి డిగ్రీ యొక్క ఈ సజాతీయ ఈక్వేషన్ ల డిఫరెన్షియల్ ఈక్వేషన్ సారూప్యంగా ఉంటే అది ఆ రూపంలో ఉంటే లేదా ఇక్కడ ఈ రూపంలో ఉంచవచ్చు అది dydxfyx అవుతుంది కాబట్టి ప్రతి ఫంక్షన్ను కుడి వైపున ఇక్కడకు తీసుకురాగలిగితే dydxfyx అప్పుడు మనం ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సజాతీయ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని పిలుస్తాము ఇప్పుడు మనకు పరిష్కార సాంకేతికత ఉంది ఈ సజాతీయ ఈక్వేషన్ పరిష్కరించడానికి మనం ఉపయోగించవచ్చు మరియు ఇక్కడ ఉన్న ఉపాయం ఏమిటంటే మనం ఈ yxv ను కొత్త వేరియబుల్గా తీసుకుంటాము ఇక్కడ మనం 𝑣 ని తీసుకున్నాము ఆపై ఇప్పుడు ఈ పదం నుండి dx పై ఈ dy ను పొందవచ్చు అందుచేత ఈ సంబంధాన్ని కలిగి ఉంటే మనకు ప్రాథమికంగా yxv ఉంటుంది ఆపై dydxvxdvdx vxdvdxfv ఇప్పుడు ఈ సంబంధాన్ని కలిగి ఉండటం వలన ఈ రూపంలో ఇవ్వబడిన మన ఈక్వేషన్ని మార్చవచ్చు dydxfyx అందువల్ల ఇది ఇప్పుడు vxdvdxfv అవుతుంది ఇక్కడ vxdvdxfv ఎందుకంటే yx మనం ఇక్కడ v గా భావించాము కాబట్టి ఇది కొత్త ఈక్వేషన్ మళ్ళీ విభజన చేయగల రూపంలో ఉంది ఎందుకంటే ఈ v మనం కుడి వైపుకు తీసుకెళ్లవచ్చు కాబట్టి మనకు ఉంది dvfv vdxxc మనం ఈ ఉదాహరణ ద్వారా చూద్దాం x33xy2dxy33x2ydy0x0 ఇది ఈ సజాతీయ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి మనం ఈ ఈక్వేషన్ని తిరిగి వ్రాస్తే dydx x33xy2y33x2y 13yx3yx33yx ప్రతిక్షేపించు yxv ⟹dydxvxdvdx vxdvdx 13v2v33v ⟹xdvdx v4 6v2 1v33v ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం ఈ v ని కుడి చేతికి తీసుకెళ్లవచ్చు మరియు ఈ v మరియు x పరంగా ఈక్వేషన్ వేరు కాబట్టి దీన్ని కుడి చేతికి తీసుకువెళుతున్నప్పుడు ఇప్పుడు మనం ఈ కుడి వైపు నుండి ఈ v ను తీసివేసినప్పుడు మనకు ఇది లభిస్తుంది v4 6v2 1v33v ఇప్పుడు ఇది ఈక్వేషన్ వేరు చేయదగిన రూపంలో ఉంది మనం ఈ పదాన్ని ఎడమ చేతి వైపుకు తీసుకెళ్లవచ్చు మరియు కుడి వైపు ఈ dx ను x కన్నా ఎక్కువ వెళుతుంది మరియు తరువాత మనం సులభంగా కలపవచ్చు ఇప్పుడు మనం పూర్తి చేసాము 4v33vv46v21dv4xdx ⟹ ln v46v21 4ln x ln c x0 ⟹x4cv46v211 ⟹cx4y4x46y2x211 ఇక ఇప్పుడు ఇది గమనిస్తే ⟹cy46y2x2x41 ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారంగా మనకు y మరియు x అవ్యక్త రూపంలో ఇవ్వబడ్డాయి ఇప్పుడు ఈ లెక్చర్ కి చివరిది మనకు ఈ ఈక్వేషన్ లను కలిగి ఉంది వీటిని ఈ సజాతీయ రూపానికి తగ్గించవచ్చు మళ్ళీ ఇచ్చిన ఈక్వేషన్ నేరుగా సజాతీయ రూపంలో ఉండకపోవచ్చు కానీ కొంత ప్రత్యామ్నాయం చేయడం ద్వారా మనం దానిని సజాతీయ రూపానికి తగ్గించవచ్చు మరియు ఇది ఖచ్చితంగా మనం మాట్లాడుతున్న ఈక్వేషన్ dydxaxbycaxbyc ఇక ఇది ఈ స్థిరాంకం యొక్క క్రొత్త పేరు ఇది సహజంగా ఉత్పన్నం కాదు ఇది మరొక స్థిరాంకం ఇక్కడ aabb లేకపోతే ఇది ప్రత్యామ్నాయంగా మార్చడం ద్వారా మనం వేరు చేయగల రూపానికి తగ్గించగలము మరియు వేరు వేరు రూపానికి తగ్గించగల ఈక్వేషన్ ల కోసం మనం ముందు చేసినట్లుగా పరిష్కరించవచ్చు కానీ ఇక్కడ ఈ పరిస్థితి ఇవ్వబడింది అంటే మనం ఇక్కడ కొంచెం ఎక్కువ చేయాలి ఇప్పుడు మనం ఏమి చేయాలి X 𝑋 ℎ 𝑦 𝑌 k అనే కొత్త ప్రత్యామ్నాయాన్ని ఇక్కడ పెద్ద X మరియు ఈ పెద్ద Y గా తీసుకుంటాము ఇప్పుడు మన స్వతంత్ర చరరాశులను మనం ఇక్కడ మారుస్తున్నాము 𝑥 𝑋 ℎ మరియు ఈ y ఆధారిత వేరియబుల్ 𝑌 𝑘 గా కూడా ఉంటుంది ఇప్పుడు ఈ ప్రత్యామ్నాయాలను ఇప్పుడు కలిగి ఉండటం ద్వారా ఈ h మరియు k స్థిరాంకాలు మరియు ఈ ఈక్వేషన్ సజాతీయంగా మారే విధంగా మనం ఈ స్థిరాంకాలను ఎన్నుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం ఈ ఈక్వేషన్ ఇక్కడ స్థిరంగా ఉన్నందున ఈ ఈక్వేషన్ సజాతీయంగా లేదు కాబట్టి ఈ ఈక్వేషన్ ఇప్పుడు ఈ h మరియు k ని ఎన్నుకుంటాము తద్వారా ఈ ఈక్వేషన్ సజాతీయంగా మారుతుంది ఇప్పుడు మనం మొదట ఇక్కడ ప్రత్యామ్నాయం చేస్తే ఏమి జరుగుతుందో చూద్దాం ఇక్కడ మనకు ఈ సంబంధం ఉంది yYk ⟹dydxdYdX ⟹dYdXaXbYahbkcaXbYahbkc ఇక్కడ క్రొత్త వ్యక్తీకరణ x మరియు y పరంగా మళ్ళీ ఉంటుంది కానీ మనకు ఇక్కడ కూడా 𝑎ℎ 𝑏𝑘 𝑐 మరియు ఇక్కడ ahbkc ఉంటుంది ఇప్పుడు ఆలోచన ఏమిటంటే మనం దీన్ని ఇక్కడ సెట్ చేస్తాము ఎందుకంటే h మరియు k మనం ఎన్నుకోవాలి అందుచేత మనం దీనిని ఎన్నుకుంటాము ఇది 0 అవుతుంది మరియు ఇది కూడా 0 అవుతుంది మన h మరియు k ఒకసారి మనం ఎంచుకున్నాము తద్వారా ఈ రెండు వ్యక్తీకరణలు ఇక్కడ అదృశ్యమవుతాయి మన ఈక్వేషన్ సజాతీయ ఈక్వేషన్ గా మారుతుంది మరియు అదే ఇక్కడ లక్ష్యం ఈ రెండు పదాలను 0 కి సమానంగా సెట్ చేయడం ద్వారా ఇప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం dYdXaXbYahbkcaXbYahbkc ఈ ఈక్వేషన్ లు ఎందుకంటే అటువంటి h మరియు k లను కనుగొనడం ఎల్లప్పుడూ సాధ్యమే కాబట్టి 𝑎ℎ 𝑏𝑘 𝑐 0 𝑎′ℎ 𝑏′𝑘 𝑐′ 0 దీని యొక్క నిర్ణయాధికారిని మరియు ఈ గుణకం మాతృకను ఇక్కడ చూస్తే ఎల్లప్పుడూ పరిష్కరించవచ్చు మరియు ఈ h మరియు k లకు a b 𝑎' 𝑏' తెలియదు ఇది సున్నా కాని నిర్ణయకారి ఈ పరిస్థితి ఇప్పటికే ఈక్వేషన్ లో ఇవ్వబడింది అంటే మనం ఎల్లప్పుడూ ఈ ఈక్వేషన్ని పరిష్కరించగలము ఇవి పరిష్కరించగల ఈక్వేషన్ మరియు వాస్తవానికి ప్రత్యేకమైన పరిష్కారాన్ని పొందుతాయి కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు h మరియు k యొక్క విలువలను పొందుతాము అంటే ఈ నిబంధనలు అదృశ్యమవుతాయి మరియు తరువాత మనకు ఈ సంబంధాలు ఉన్నాయి 𝑋 𝑥 ℎ 𝑌 𝑦 𝑘 ఇప్పటికే మనం ప్రత్యామ్నాయంగా ఉన్నాయి కాబట్టి మన సమీకరణం ఇప్పుడు మారుతుంది ⟹dYdXaXbYaXbYabYXabYX మరియు ఈ ఈక్వేషన్ సజాతీయ ఈక్వేషన్ ఇది మనం ఈ Y పై X రూపంలో వ్రాయగలము X మరియు Y లలో సజాతీయంగా ఉంటుంది ఇది మనం ఇంతకుముందు చర్చించిన సాంకేతికతను ఉపయోగించి పరిష్కరించవచ్చు అందుచేత ఈ ఒక ఉదాహరణ చేద్దాం dydxx2y 32xy 3 నేటి లెక్చర్ లో ఇది చివరిది ఇక్కడ మనం దీనిని 𝑥 𝑋 ℎ 𝑦 𝑌 𝑘 అనుకున్నాము మరియు ముందు చర్చించినట్లుగా ఈక్వేషన్ లో ఇది ప్రత్యామ్నాయం

ఈ రోజు మనం నేర్చుకున్నది వేరియబుల్స్ విభజన ఇది ఒక రకమైన సమీక్ష ఎందుకంటే మీలో చాలామందికి ఈ పద్ధతుల గురించి ఇప్పటికే తెలుసు మరియు వేరియబుల్ రూపం యొక్క విభజనకు తగ్గించగల ఈక్వేషన్ గురించి కూడా మనం చర్చించాము సజాతీయ ఈక్వేషన్ మరియు సజాతీయ రూపానికి తగ్గించగల ఈక్వేషన్ గురించి కూడా చర్చించాము ఇవి మనం ఇక్కడ ఉపయోగించిన సూచనలు మరియు మీరు ఇవన్నీ విన్నందుకు ధన్యవాదాలు Glossary English Word Word Meaning homogeneous హోమోజీనియస్ సజాతీయ integrate ఇంటిగ్రేట్ ఏకీకృతం constant కాన్స్టాంట్ స్థిరాంకం equation ఈక్వేషన్ సమీకరణం independent variables ఇండిపెండెంట్ వేరియబుల్స్ స్వతంత్ర చరరాశులు